కాబట్టి వారంలోని ఈ చివరి ఉపన్యాసంలో ప్లేస్మెంట్ టెక్నిక్స్ ఎలా పనిచేస్తాయనే దానికి బదులుగా మరికొన్ని ప్లేస్మెంట్ టెక్నిక్లను చూద్దాం ఇది ఉపన్యాసం 14 కాబట్టి మనము మెల్విన్ బ్రూయర్ ప్రతిపాదించిన ఆసక్తికరమైన అల్గోరిథంతో ప్రారంభిద్దాం ఈ ప్లేస్మెంట్ టెక్నిక్ ఎటువంటిది అంటే ఇది పార్టిషన్ఇంగ్ టెక్నిక్ని భర్తీ చేస్తుంది ఈ టెక్నిక్ కాన్సెప్ట్ ప్రకారంగా చాలా సులభం సాధారణంగా మనం ఏమి చేస్తామంటే మన సర్క్యూట్ విభజన చేస్తాము బ్లాకుల యొక్క వేర్వేరు మాడ్యూళ్ళను సృష్టిస్తాము అప్పుడు మనం బ్లాకులను అక్కడ ఉంచుతాము కాని ఇక్కడ అతను చెప్పేది ఏమిటంటే మనకు నెట్లిస్ట్ ఉన్నప్పుడు విభజనను పదేపదే చేస్తాముఏ విధంగా అంటే ప్రతి విభజన దశ చిన్నదిగా ఉండేట్లుగా తద్వారా మనం దానిని నేరుగా సెల్లో ఉంచవచ్చు కాబట్టి విభజన మరియు ప్లేస్మెంట్ ఒకదాని వెంబడి ఒకటి జరుగుతుంది కాబట్టి ప్లేస్మెంట్ కోసం మనకు 2 డైమెన్షనల్ ఏరియా ఉంటే ఇది సాధారణంగా పూర్తి కస్టమ్ డిజైన్ స్టైల్ లేదా గేట్ అర్రే డిజైన్ స్టైల్కు సంబంధించినది అయితే మనం ఈ రకమైన ప్లేస్మెంట్ స్ట్రాటజీని చాలా సమర్థవంతంగా ఉపయోగించవచ్చు కాబట్టి ఇది ప్లేస్మెంట్ స్ట్రాటజీ ఇది విభజన పద్ధతిని ఉపయోగిస్తుంది కాబట్టి ఇచ్చిన సర్క్యూట్ నెట్లిస్ట్ పదేపదే లేదా క్రమంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉప సర్క్యూట్లుగా విభజించబడిందిప్రతి దశలో రెండు ఉప సర్క్యూట్లు ఎందుకంటే మనం ప్రతి విభజనలో ఒక విభజనకు ఒక స్లైస్ ఉపయోగిస్తున్నాము కాబట్టి మనం ఒక సర్క్యూట్ ఇస్తే ఒక స్లైస్ చేస్తే మనకు అక్కడ నుండి 2 సర్క్యూట్లు లభిస్తాయి కాబట్టి అడుగడుగునా మనం ఏదో ఒక రకంగా విభజన చేస్తున్నాము దీన్ని ద్వి విభజన అని చెప్పవచ్చు అంటే దానిని 2 గా విభజించండికానీ మనం పదేపదే చేస్తున్న అనేక విభజనలు మనం సృష్టించే ప్రతి ముక్కలను నేరుగా ఉంచే దశకు చేరుకునే వరకు మనం ద్వి విభజన యొక్క క్రమాన్ని చేస్తాము కాబట్టి కొన్ని ముఖ్యమైన ఆలోచనలు ఏమిటంటే విభజన యొక్క ప్రతి స్థాయి లో మనం నిలువు మరియు క్షితిజ సమాంతర ముక్కలను ఉపయోగిస్తాం తద్వారా అందుబాటులో ఉన్న లేఅవుట్ ప్రాంతం ప్రత్యామ్నాయంగా క్షితిజ సమాంతర మరియు నిలువు ఉపవిభాగాలుగా విభజించబడింది కాబట్టి నా ఉద్దేశ్యం ఇలాంటిదే నాకు లేఅవుట్ ప్రాంతం దీర్ఘచతురస్రాకార ప్రకృతిలో ఉందని అనుకుందాం కాబట్టి మనం ఇలాంటి నిలువు విభజనతో ప్రారంభిస్తున్నాం అనుకుందాం మనం దానిని 2 ముక్కలుగా విభజిధామ్ అప్పుడు మనం క్షితిజ సమాంతర విభజనను ఉపయోగిస్తాంమనం దానిని 4 ముక్కలుగా విభజిస్తాంఅప్పుడు మనం మళ్ళీ ఉపయోగిస్తాం కాబట్టి మరో 2 ముక్కలు సృష్టించబడతాయి ఇలాంటి నిలువు విభజనను మళ్ళీ చెప్పనివ్వండి నేను సృష్టించిన మరో 2 ముక్కలు మళ్ళీ ఇలాంటి క్షితిజ సమాంతర విభజన ఇది నేను పునరావృతం చేస్తాను ఈ క్షితిజ సమాంతర మరియు నిలువు విభజనల క్రమం భిన్నంగా ఉంటుంది అలాంటి విభజన వ్యూహాలు చాలా ఉన్నాయి వాటిలో 2 మనం కొన్ని ఉదాహరణల ద్వారా చూస్తాము కాని ఆలోచన ఇది విభజనలను సృష్టించడానికి మీరు ఇచ్చిన దీర్ఘచతురస్రాకార స్థలాన్ని నిలువు మరియు క్షితిజ సమాంతర ముక్కలను ఉపయోగించి పదేపదే విభజన చేస్తారు చివరికి మీరు ఈ విభజనలను పొందుతారు వీటిని నేరుగా ఉంచవచ్చు సిలికాన్ అంతస్తులో ఉంచవచ్చు కాబట్టి ప్రాథమిక ఆలోచన ఏమిటంటే ఈ ప్రక్రియ కొనసాగుతుంది ప్రతి విభజన లో సబ్ సర్క్యూట్ సింగిల్ గేట్ ఇది లేఅవుట్ ప్రదేశంలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది ఇక్కడ మీరు ఈ సమస్యను గేట్ అర్రే ప్లేస్మెంట్తో వివరించవచ్చు గేట్ శ్రేణిలో మీకు గేట్ల శ్రేణి ఉంది ఇక్కడ కూడా మనము విభజన చేస్తున్నాము మనము గేట్ల వద్దకు వస్తాము కాబట్టి ఈ ప్రతి గేట్లను గేట్ శ్రేణిలో ఒక నిర్దిష్ట గేటులో ఉంచవచ్చు ఇప్పుడు బ్రూయర్ క్షితిజ సమాంతర మరియు నిలువు కోతల యొక్క అనేక సన్నివేశాలను ప్రతిపాదించాడు వీటిని కట్ ఓరియెంటెడ్ సీక్వెన్సులు అంటారు ఇప్పుడు ఈ కోతలు ప్రతిపాదించబడినప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఉందని మీరు చూస్తున్నారు ఈ రేఖాచిత్రంలో చూడండి నేను ఈ పంక్తులను చూపిస్తున్నాను అలాగే నేను మధ్యలో సర్క్యూట్ను కత్తిరించుకుంటున్నాను కానీ అది సరిగ్గా అలాంటిది కాదు కాబట్టి పూర్తి చేయబడినది ఇలా ఉంది నేను చూపిస్తున్నాను నేను ఒక అడుగు కోసం ఇలస్ట్రేట్ చేస్తున్నాను మనం చాలా చిన్న ఉదాహరణ తీసుకుందాం నాకు కొన్ని గేట్లు ఉన్నాయి చాలా చిన్న ఉదాహరణ తీసుకుందాం నాకు ఇలాంటి సర్క్యూట్ నెట్లిస్ట్ ఉంది ఇప్పుడు ఈ రేఖాచిత్రంలో నేను మధ్యలో నిలువు కోతతో ప్రారంభిస్తానని చెప్పాను కానీ వాస్తవానికి ఈ మధ్య కేవలం దృష్టాంతాల ప్రయోజనాల కోసం ఇది నేను కత్తిరించే మధ్య కాదు నేను ఏమి చేస్తున్నానో మీరు చూస్తారునా దగ్గర 4 5 6 7 9 10 ఉన్నాయి 10 గేట్లు కాబట్టి గేట్ల ను మంచిగా విభజించడానికి నేను కెర్నిఘన్ లిన్ ద్వి విభజన అల్గోరిథం ఉపయోగిస్తున్నాను ఏది ఉత్తమ విభజన అనేది నాకు తెలియదు ఇది మంచి విభజన అని అనుకుంటున్నాను కాబట్టి నాకు ఈ వైపు 5 గేట్లు ఉన్నాయి 5 గేట్లు మరొక వైపు ఉన్నాయి కాబట్టి పరిమాణం లేదా కోతలు కట్సైజ్ కత్తిరించే పంక్తుల సంఖ్యను తగ్గించడం నా లక్ష్యం ఇప్పుడు ఈ సందర్భంలో ఇది 1 2 3 4 5 పంక్తులు కత్తిరించబడుతున్నాయి కాబట్టి కట్సైజ్ 5 కాబట్టి ఇక్కడ నేను ఈ పంక్తులను 2 గా విభజిస్తున్నట్లుగా చూపిస్తున్నప్పుడు అది గుడ్డి విభజన కాదుకానీ మనం కట్ సైజు కనిష్టీకరణ ఉప సమస్యను చూస్తారుకట్సైజ్ సరైనదిగా తగ్గించబడే విధంగా మనం దాన్ని కత్తిరించాలి కాబట్టి ప్రతి దశలో ఈ కట్ ఓరియెంటెడ్ సీక్వెన్సులు మనం నిజంగా కట్సైజ్ను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము ఇప్పుడు 2 ప్రత్యామ్నాయ కట్ సీక్వెన్సులు అంటే ఇక్కడ వివరించబడుతుంది వాస్తవానికి బ్రూయర్ మరికొన్నింటిని వివరించాడు మరియు పేర్కొన్నాడు కాని వాటిలో రెండింటిని ఉదాహరణలతో వివరిస్తాను కాబట్టి ఏమి జరుగుతుందో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ఇలస్ట్రేటివ్ ప్రయోజనాల కోసం మనము పరిశీలిస్తున్న బ్లాక్ స్థాయి నెట్లిస్ట్ ఉదాహరణ ఇది ఈ సర్క్యూట్లు ప్రతి గేటును సూచిస్తాయిమందపాటి అంచులు కొన్ని కోణాలలో కీలకం అని మనము ఊహిస్తున్నాము 4 మందపాటి అంచులు ఉన్నాయి 5 మందపాటి అంచులు 1 బరువు కలిగి ఉన్నాయి సన్నని అంచులు సగం 0 5 బరువు కలిగి ఉంటాయి మీరు కట్ చేసినప్పుడు మీరు కట్ పరిమాణాన్ని తదనుగుణంగా అంచనా వేయాలి కాబట్టి క్వాడ్రేచర్ మిన్కట్ ప్లేస్మెంట్ అని పిలువబడే మొదటి పద్ధతిలో 2 కట్లైన్లతో లేఅవుట్ను 4 భాగాలుగా విభజించాలనే ఆలోచన ఉంది 1 నిలువు 1 క్షితిజ సమాంతరంగా రెండూ మధ్యలో గుండా వెళుతున్నాయి నేను ఇంతకు ముందు వివరించినట్లుగా మీరు నిలువుగా కత్తిరించిన లేఅవుట్ను అడ్డంగా కత్తిరించండి మీకు 4 ముక్కలు లభిస్తాయి ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు కట్ చేసినప్పుడు మీరు కట్ సైజ్ కనిష్టీకరణ సమస్యను పరిగణనలోకి తీసుకుంటారు మీరు కెర్నిఘన్ లిన్ అల్గోరిథంను ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు ఇప్పుడు ఈ డివిజన్ విధానం ప్రతి త్రైమాసికంలో పునరావృతమవుతుంది ఈ 2 పంక్తుల తరువాత మార్గాలను చూడండి మీరు మొత్తం లేఅవుట్ను 4 ముక్కలుగా విభజించారు ఇప్పుడు ఈ 4 ముక్కలలో ప్రతి ఒక్కటి మీరు మళ్ళీ నిలువు మరియు క్షితిజ సమాంతర కోతలకు లోబడి ఉంటారు కాబట్టి ప్రతి చిన్న ముక్కలు కావలసిన పరిమాణంలో ఉండే వరకు మీరు పునరావృతం చేయండి కాబట్టి ఒక ఉదాహరణతో చూద్దాం ఇది బ్లాక్ స్థాయి నెట్లిస్ట్ ఉదాహరణ కాబట్టి మనము దీనితో ప్రారంభిస్తాము నేను పరిష్కారాలను మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ ఈ చుక్కల రేఖ అంటే నేను నిలువు కోతతో ప్రారంభిస్తున్నాను మరియు వాస్తవానికి ఇది ఉత్తమ నిలువు కట్ మీరు కెర్నిఘన్ లిన్ అల్గోరిథంను వర్తింపజేస్తే ఇది ఉత్తమ నిలువు కట్ అవుతుంది ఇది నెట్లిస్ట్ను 2 భాగాలుగా విభజిస్తుంది ఈ 2 భాగాలు ఈ 2 గులాబీ దీర్ఘచతురస్రాల ద్వారా చూపబడుతున్నాయి కాబట్టి నేను ఇప్పటికే 2 నెట్లిస్ట్ను 2 విభజనలుగా విభజించాను ఇప్పుడు మీరు ఈ విభజనలలో ప్రతి ఒక్కటి క్షితిజ సమాంతర కోతకు లోనవుతున్నారు మళ్ళీ మీరు కెర్నిఘన్ లిన్ అల్గోరిథంను వర్తింపజేస్తారు కాబట్టి ఇది ఉత్తమ కట్ అవుతుంది ఇది ఉత్తమ కట్ అవుతుంది ఈ కట్ చేసిన తరువాత మీరు విభజించండి మీరు ఇప్పటికే నెట్లిస్ట్ను పింక్ దీర్ఘచతురస్రాలు చూపిన 4 భాగాలుగా విభజించారు మళ్ళీ మీరు ఎడమ వైపున నిలువు కోతతో ప్రారంభించండి ఈ 2 దీర్ఘచతురస్రాకార బ్లాక్స్ 2 బై 2 గా విభజించబడతాయి కాబట్టి కోతలు ఇలా ఉన్నాయి కాబట్టి సృష్టించిన విభజనలు ఇలా ఉంటాయి ఈ m i మరియు e a వంటివి ఇప్పుడు కుడి వైపున నిలువు కోతను వర్తింప చేయండి కాబట్టి ఈ 2 బ్లాక్స్ ఇప్పుడు ఓకేవిధంగా విభజించబడతాయి కాబట్టి అవిఇలాగే అవుతాయి అదేవిధంగా మీరు ఈ 4 దీర్ఘచతురస్రాలను విభజించడానికి పైన ఒక క్షితిజ సమాంతర కట్ మరియు ఈ 4 దీర్ఘచతురస్రాలను విభజించడానికి అడుగున ఒక క్షితిజ సమాంతర కట్ను వర్తింప చేయండి కాబట్టి చివరకు మీరు 16 దీర్ఘచతురస్రాల వద్దకు చేరుకుంటారు ఇక్కడ ప్రతి దీర్ఘచతురస్రంలో 1 గేట్ లేదా 1 నోడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది నాకు కావలసిన తుది స్థితి కాబట్టి మొదట్లో నా గ్రాఫ్ అప్రమత్తంగా ఉందని మీరు చూస్తారు కాని దాన్ని పూర్తి చేసిన తరువాత నాకు ఇక్కడ n వచ్చింది నాకు ఇక్కడ b వచ్చింది నాకు ఇక్కడ c వచ్చింది నాకు ఇక్కడ g వచ్చింది మీరు మొదట్లో b ఇక్కడ ఉంది అని మొదట్లో సి ఇక్కడే ఉంది అనిమీరు చూశారు కాని అవి అడుగడుగునా కట్ యొక్క కనిష్టీకరణను సూచించే స్థితికి చేరుకున్నాయి ఎందుకంటే సి ఇక్కడ ఉంది ఇది ఈ దశలో ఇక్కడకు కదిలింది ఇది ఈ దశలో ఇక్కడకు కదిలింది అది ఇక అక్కడే ఉండిపోయింది కాబట్టి నేను గుడ్డిగా గేట్లను కత్తిరించడం లేదు ఈ ప్రక్రియలో నేను చుట్టూ తిరుగుతున్నాను మరియు నాకు చివరికి సరైన స్థానం లభిస్తుంది ఇది మొదటి పద్ధతి ఇప్పుడు రెండవ పద్ధతిని పునరావృత ద్వైపాక్షిక మిన్కట్ ప్లేస్మెంట్ అంటారు మళ్ళీ మీరు ఇక్కడ పద్ధతి సారూప్యంగా ఉందని చూస్తారు కానీ కట్ లైన్ల క్రమం కొద్దిగా భిన్నంగా ఉంటుంది నేను ఒక ఉదాహరణతో చూపిస్తాను ఇది మళ్ళీ నిలువు ఉపయోగించి పునరావృత విభాగం క్షితిజ సమాంతర కట్ లైన్లు కానీ నేను ఉదాహరణ సహాయంతో ఎలా వివరిస్తాను కాబట్టి నేను అదే ఉదాహరణ తీసుకొన్నాను కాబట్టి నేను నిలువు కోతతో 2 దీర్ఘచతురస్రాలుగా విభజించాను కానీ లేఅవుట్ అంతటా క్షితిజ సమాంతర కోతకు బదులుగా నేను హబ్లలో ఒకదాన్ని మాత్రమే కట్ చేస్తున్నాను నేను దీన్ని కత్తిరిస్తున్నాను నేను దీన్ని పొందాను అప్పుడు నేను కుడి సగం కత్తిరిస్తున్నాను ఆపై నేను దీన్ని పొందుతున్నాను అప్పుడు నేను నిలువుగా 4 లో ఒకదాన్ని కత్తిరిస్తున్నాను ఇది ఒకటి అప్పుడు నేను దీన్ని కత్తిరించాను అప్పుడు నేను దీనిని కత్తిరించాను తరువాత నేను దీన్ని కత్తిరించాను మరియు చివరకు ఇక్కడ నేను ఒక రేఖాచిత్రంలో చూపిస్తున్నాను నేను దీనిని కత్తిరించాను నేను ఇక్కడ కలిసి చూపిస్తున్న 8 కోతలు ఉన్నాయి చివరకు మళ్ళీ నాకు విభజన వస్తుంది ఇప్పుడు మీకు ఒక విషయం మీరు మునుపటి డిజైన్కు తిరిగి వెళ్లండి మీరు ఫైనల్గా చూస్తారు ఇది మీ చివరి విభజన ఈ విభజన చాలా మంచి విభజనగా కనిపించడం లేదని మీరు చూస్తారు ఎందుకంటే చాలా వైర్లు N నుండి O O నుండి P వరకు చాలా పొడవుగా నడుస్తున్నట్లు మీరు చూస్తున్నారు అప్పుడు J నుండి K వరకు ఉన్నాయి చాలా వైర్లు చాలా పొడవుగా ఉన్నాయి కాబట్టి మీరు వైర్ పొడవును లెక్కించినట్లయితే మీరు మాన్హాటన్ దూరాన్ని తీసుకుంటే నేను ఇక్కడకు వచ్చిన దానితో పోలిస్తే ఈ పరిష్కారం అధ్వాన్నంగా ఉందని మీరు చాలా సులభంగా చూడవచ్చు కనెక్షన్లలో 2 లేదా 3 కాకుండా కనెక్షన్లు చాలా స్థానికీకరించబడి ఉన్నాయని మీరు ఇక్కడ చూస్తారు కాబట్టి అవన్నీ నైబర్స్ neighbors మధ్య ఉన్నాయి కాబట్టి ఈ పద్ధతి మరొకదానితో పోలిస్తే మంచి పరిష్కారాన్ని ఇస్తుంది అయితే ఇది అనుకోకుండా జరిగింది నేను మీకు ఇచ్చే ఏ మెట్లిస్ట్కైనా ఈ పద్ధతి మీకు ఇతర పరిష్కారాల కంటే ఉత్తమమైన పరిష్కారాన్ని ఇస్తుందని మీరు చెప్పలేరు కాబట్టి బ్రూయర్ 4 లేదా 5 అటువంటి కోతలను ప్రతిపాదించాడు మరియు మీరు వాటిని వర్తింపజేయవచ్చు మరియు వాటిలో ఏది మంచి ఫలితాన్ని ఇస్తుందో చూడవచ్చు మంచిదాన్ని ఎంచుకోండి ఇది ప్రాథమిక ఆలోచన ఏదైనా విభజన ఆధారిత ప్లేస్మెంట్ అల్గారిథమ్తో అనుబంధిత సమస్య ఉంది మరియు టెర్మినల్ ప్రచారం అనే ప్రక్రియను ఉపయోగించడం ద్వారా దీనిని పరిష్కరించవచ్చు కాబట్టి ఈ సెషన్ సరళమైన ఉదాహరణతో వివరించబడింది ఆలోచన ఇలా ఉంది విభజన అల్గోరిథం యొక్క ప్రత్యక్ష ఉపయోగం మొదటి పద్ధతి మనకు చూపించిన విధంగా నికర పొడవును పెంచుతుంది ఇది కొన్ని ప్రాంతాలలో ఛానెల్లలో రద్దీని కూడా పెంచుతుంది చాలా పంక్తులు ఉంటాయి ఇది కూడా మొదటి పద్ధతిలో కనిపించింది కాబట్టి దీనిని నివారించడానికి టెర్మినల్ ప్రచారం అని పిలువబడే ఒక పద్ధతి ఉపయోగించబడుతుంది దీనిని నేను ఒక ఉదాహరణతో వివరిస్తాను ఇక్కడ డమ్మీ టెర్మినల్ యొక్క భావన ఉపయోగించబడుతుంది ఇది విభజన సరిహద్దు వైపు ప్రచారం చేయబడుతుంది కాబట్టి నేను ఉదాహరణతో వివరిస్తాను అప్పుడు మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఈ ఉదాహరణ తీసుకుందాంఇది చాలా సులభమైన ఉదాహరణ ఈ A మరియు B లు 2 బ్లాక్లు అవి అనుసంధానించబడి ఉంటాయి నేను మొదటి పద్ధతిలో మాదిరిగా సాధారణ విభజన ఆధారిత హ్యూరిస్టిక్ను ఉపయోగిస్తే నేను ఇతర బ్లాకులను విభజించటానికి వెళ్తాను నేను చూపించడం లేదు నేను A మరియు B లను మాత్రమే చూపిస్తున్నాను మీరు విభజనకు వెళుతున్నప్పుడు A ఇక్కడ దిగవచ్చు మరియు B అక్కడ దిగవచ్చు కాబట్టి A మరియు B లను అనుసంధానించడం సుదీర్ఘ ఇంటర్ కనెక్షన్ లైన్ను కలిగి ఉంటుంది దీన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు కానీ టెర్మినల్ వ్యాపించడంపై భావన ఇలాంటిది మీరు ఒక సమాంతరతను ఉపయోగించి లేఅవుట్ను విభజించినప్పుడు మీరు దీన్ని చూడండి ఈ AB కనెక్ట్ చేయబడింది మీరు విభజన చేస్తున్నారు కాబట్టి మీరు విభజన చేస్తున్నప్పుడు ఈ తీగ లేదా నెట్ కత్తిరించడం మీరు చూస్తారు మీరు ఏమి చేస్తారు మీరు విభజన జంక్షన్ వద్ద డమ్మీ టెర్మినల్ను పరిచయం చేస్తారు మీరు 2 విభజనలను బయటకు తీసినప్పుడు 2 కాపీలు ఉంటాయి కానీ మీరుఒక విషయం గుర్తుంచుకోవాలి కానీ ఈ 2 డమ్మీ జంక్షన్లు వాస్తవానికి ఒకే నెట్ను సూచిస్తాయి మీరు ఇతర బ్లాకులను తరలించినప్పుడు లేదా కత్తిరించినప్పుడు మరియు ఖర్చును లెక్కించినప్పుడు కాబట్టి మీరు ఈ డమ్మీ జంక్షన్లను చాలా దూరంగా తరలిస్తే ఆ ఖర్చు కూడా పరిగణనలోకి తీసుకోబడుతుంది B లేదా A ని ఇక్కడ చూపించే విధంగా చాలా దూరం తరలించడానికి మీకు అనుమతి లేదు ఈ 2 డమ్మీ టెర్మినల్స్ ఎల్లప్పుడూ ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి ఇది A మరియు B లను ఒకదానికొకటి దగ్గరగా చేస్తుంది నేను ఇచ్చిన ఈ ఉదాహరణ చాలా సులభమైనది కానీ వాస్తవానికి ఒక ఆచరణాత్మక సందర్భంలో టెర్మినల్ వ్యాపించే ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే నెట్ చాలా క్లిష్టంగా ఉంటుంది పెద్ద సంఖ్యలో బ్లాక్స్ పెద్ద సంఖ్యలో ఇంటర్ కనెక్షన్ లైన్లు కాబట్టి పెద్ద సంఖ్యలో డమ్మీ టెర్మినల్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ హ్యూరిస్టిక్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం మరొక నిర్మాణాత్మక ప్లేస్మెంట్ అల్గోరిథం ను చూస్తాము ఇది చాలా సులభం ఫోర్స్ డైరెక్ట్ ప్లేస్మెంట్ అల్గోరిథం కూడా నిర్మాణాత్మక కోణంలో ఉపయోగించవచ్చని మన చివరి ఉపన్యాసంలో ఇంతకుముందు చూశాము ఇక్కడ మీరు ఒక సమయంలో ఒక బ్లాక్ను ఉంచవచ్చు దాని 0 శక్తి స్థానాన్ని కనుగొని అక్కడ ఉంచండి ఆ విధంగా మీరు సమూహాలను లేదా విభజనలను పెరిగేలా చేయవచ్చు కాబట్టి మీరు ఇక్కడ చాలా సరళమైన విధానాన్ని కలిగి ఉంటారు దీనిని క్లస్టర్ గ్రోత్ అల్గోరిథం అంటారు మీరు ఒక రకమైన బాటమ్ అప్ విధానాన్ని ఉపయోగిస్తారు కాబట్టి మీరు ఏమి చేస్తారు ఏ దశలోనైనా నేను పాక్షికంగా పూర్తి చేసిన లేఅవుట్ కలిగి ఉన్నానని అనుకుందాం ఇప్పటికే ఉంచిన బ్లాకులలో ఇప్పటికే ఒక శాతం ఉన్నాయని అనుకుందాం మీరు ఇతర బ్లాకులలో ఉంచాలి మీరు చేసేది ఏమిటంటే మీరు మొదట్లో బ్లాక్లో ఒకదాన్ని ఉంచండి మీరు దానిని విత్తనం అని పిలుస్తారు ఇతర బ్లాక్లు ఒక్కొక్కటిగా ఎన్నుకోబడతాయి మరియు కనెక్టివిటీని బట్టి బ్లాక్లకు దగ్గరగా ఉంటాయి విభజనలను సృష్టించే ఇతర బ్లాకులతో అవి ఎలా అనుసంధానించబడి ఉంటాయి ఒక ఉదాహరణ మీరు చూస్తున్నట్లుగా నాకు ఇలాంటి నెట్లిస్ట్ ఉందని అనుకోండి 6 నోడ్లు ఉన్నాయి కనెక్షన్ బరువులు ఇలా ఉన్నాయని చెప్పండి ఈ శీర్షాలకు కొన్ని పేర్లు కూడా ఇద్దాం A B C D E మరియు F ఇప్పుడు నేను ఒక విభజనను కలిగి ఉన్నానని అనుకుందాం నేను సృష్టిస్తున్న క్లస్టర్ లో ఇప్పటికే A మరియు D ని ఉంచాను కాబట్టి మనము ఇలాంటి పద్ధతి ఇంతకుముందు కూడా చర్చించాము కాబట్టి ఇక్కడ నేను ఇప్పటికే A మరియు D లను ఉంచాను ఇది చాలా బలంగా అనుసంధానించబడి ఉంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మిగిలిన వాటిలో బహుశా కనెక్టివిటీని బట్టి వాటిని ఒకేసారి ఉంచుతాను B చాలా బలంగా అనుసంధానించబడి ఉంది కాబట్టి తరువాతి దశలో నేను B 10 ను ఉంచాను తరువాతి దశ నేను C ని ఉంచాను ఎందుకంటే ఇది మిగిలిన 8 మరియు 6 లకు బలంగా అనుసంధానించబడి ఉంది ఇక్కడ నేను తప్పిపోయిన మరొక లింక్ ఉందని ఖచ్చితంగా అనుకుంటున్నాను ఇది 3 ఇప్పుడు నా విభజన పరిమాణం పరిమితి 4 అయితే ఆపండి కాబట్టి A B C D ఈ 4 ఇప్పటికే ఒక విభజనలో ఉంచబడ్డాయి ఇప్పుడు నేను దానిని మరొకదానికి పునరావృతం చేస్తున్నాను మీరు పునరావృతం చేసే ఇతర శీర్షాలు ఉండవచ్చు మరియు మీరు 7 వ విభజనను నిర్మించడానికి ప్రయత్నించండి కాబట్టి ప్రతి విభజన మీరు ఉంచగల గరిష్ట సంఖ్యలో శీర్షాలకు పరిమితిని కలిగి ఉంటుంది మీరు దీన్ని చేస్తారు తరువాత తదుపరి విభజనకు వెళతారు కాబట్టి ఇది మీరు ప్రారంభ బిందువుతో ప్రారంభించే క్లస్టర్ లాగా ఉంటే మీరు క్లస్టర్ను గరిష్టంగా అనుమతించదగిన పరిమాణానికి పెంచుతున్నారు కాబట్టి మీరు దీన్ని పూర్తి చేసిన తర్వాత బ్లాక్ల ప్లేస్మెంట్ వద్ద విభజనలను సృష్టించడానికి తదుపరి క్లస్టర్కు వెళతారు ఈ రకమైన క్లస్టర్ గ్రోత్ అల్గోరిథంలను ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన లేఅవుట్ సాధారణంగా మంచిది కాదు ఎందుకంటే ఇది ఇంటర్ కనెక్షన్ వివరాలను నేరుగా పరిగణనలోకి తీసుకోదు అవి ఎలా అనుసంధానించబడి ఉన్నాయి మరియు కనెక్షన్ పొడవు మరియు మొదలైనవి కనెక్షన్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు ఈ పద్ధతికి కొంత యుటిలిటీ ఉంది ఇది ప్రారంభ ప్లేస్మెంట్ను రూపొందించడానికి ఉపయోగపడుతుంది అనుకరణ ఎనియలింగ్ పునరుక్తి మెరుగుదల అల్గోరిథంలలో ఉపయోగించవచ్చు అనుకరణ ఎనియలింగ్ కోసం మనము ప్రారంభ ప్లేస్మెంట్తో ప్రారంభిస్తాము ఇప్పుడు మనం ఈ క్లస్టర్ గ్రోత్ అల్గారిథమ్ను ఉపయోగించవచ్చు ఇది ప్రారంభ ప్లేస్మెంట్ను చాలా వేగంగా సృష్టిస్తుంది కాబట్టి ప్రారంభ ప్లేస్మెంట్ను పూర్తిగా యాదృచ్ఛికంగా సృష్టించే బదులు సహేతుకమైన మంచి ప్లేస్మెంట్ను రూపొందించడానికి మనము కొంత మేధస్సును ఉపయోగిస్తాము అప్పుడు మనము దానిని అనుకరణ ఎనియలింగ్ టోన్కు ఇస్తాము కాబట్టి అది మెరుగుపడుతుంది ఇది ఆలోచన కాబట్టి క్లస్టర్ గ్రోత్ అల్గోరిథం కోసం ఇది సూడో కోడ్ కాబట్టి B ఉంచవలసిన బ్లాకుల సమితిని సూచిస్తుంది మీరు దానిని B నుండి విత్తనంగా పిలిచే ఒక బ్లాక్ S ని ఎన్నుకోండి కొంత హ్యూరిస్టిక్ ఉండవచ్చు మీరు గరిష్టంగా అనుసంధానించబడిన బ్లాక్ను ఎంచుకుంటారు అది మీ విత్తనం కావచ్చు మీరు ఒక సింగిల్ లేఅవుట్ B నుండి S ను తొలగించండి కాబట్టి B ఖాళీగా పునరావృతం కానప్పటికీ B నుండి ఒక బ్లాక్ X ని ఎంచుకోండి లేఅవుట్లో X ను ఉంచండి మరియు B నుండి X ను తొలగించండి ఇది మీరు మొత్తం పనిని పూర్తి చేస్తున్నట్లుగా ఉంది కానీ ఇక్కడ చూపబడని విధంగా నేను చెప్పినట్లు మరొక పరిమితి ఉండవచ్చు కాబట్టి ఈ సమూహాలలో ప్రతి ఒక్కటి గరిష్ట పరిమాణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి గరిష్ట పరిమాణం చేరుకున్న తర్వాత మీరు ప్రారంభించవచ్చు మరియు మీరు తదుపరి క్లస్టర్ కోసం ఎంచుకున్న విత్తనాన్ని ప్రారంభించవచ్చు కాబట్టి ఈ విధంగా అనేక సమూహాలు C1 C2 C3 గా ఏర్పడతాయి ఇప్పుడు చివరగా పనితీరును బట్టి నడిచే ప్లేస్మెంట్పై కొన్ని సంక్షిప్త వ్యాఖ్యలు చేద్దాం ఈ పనితీరు ఆధారిత సమస్యలకు మనము మళ్ళీ వస్తాము కాబట్టి మనము టైమింగ్ విశ్లేషణ మరియు ఇతర సంబంధిత సమస్యల గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటంటే చిప్ స్థాయిలో ఆలస్యం చాలా ముఖ్యమైనది మరియు క్లిష్టమైన మార్గాలను గుర్తించడానికి ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది గడియార ఫ్రీక్వెన్సీని నిర్ణయించగలదు ఇది చిప్స్ యొక్క మొత్తం పనితీరును నిర్ణయించగలదు మరియు ఈ ఆలస్యం తరచుగా ఇంటర్ కనెక్షన్ల కారణంగా ఉంటుంది చిప్ స్థాయిలో సరికాని వైరింగ్ లేదా సరికాని ప్లేస్మెంట్ పెద్ద ఆలస్యంకు దారితీస్తుంది ఇప్పుడు బ్లాక్స్ చిన్నవిగా మరి చిన్నవిగా మారినప్పుడు ట్రాన్సిస్టర్లోని బ్లాక్లు ట్రాన్సిస్టర్ చిన్నవి అవుతున్నాయి చిప్స్ కూడా చిన్నవి అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంటర్ కనెక్షన్ ఆలస్యం ఒక ప్రధాన సమస్యగా మారింది ఎందుకంటే ఇప్పుడు గేట్ ఆలస్యం మరియు ఇంటర్ కనెక్షన్ ఆలస్యం దాదాపు పోల్చదగినవి కాబట్టి అంతకుముందు గేట్ చాలా ఆలస్యం చేస్తుంది కాబట్టి మీరు ఇంటర్ కనెక్షన్ ఆలస్యాన్ని విస్మరించగలుగుతారు కానీ మీకు సరైనది కాదు చిప్స్లో అధిక పనితీరు గల సర్క్యూట్ల కోసం ప్లేస్మెంట్ అల్గోరిథంలు నెట్ల యొక్క ఇంటర్ కనెక్షన్ను అనుమతిస్తుంది ఇక్కడ కొన్ని సమయ పరిమితులు ఉండవచ్చు వినియోగదారు పేర్కొన గరిష్ట ఆలస్యం గల డెల్టా విలువను మించకుండా ఉండే విధంగా మీరు మార్గం వేస్తారని నేను చెప్పగలను కాబట్టి అల్గోరిథంలను విస్తృతంగా 2 తరగతులుగా వర్గీకరించవచ్చు 1 నెట్ ఆధారంగా నెట్తో పనిచేస్తుంది నెట్ అంటే ఏమిటి నెట్ అనేది పిన్స్ యొక్క కనెక్షన్ వీటిని అనుసంధానించాలి అవి ఈక్వి పొటెన్షియల్ నెట్కు చెందినవి కాబట్టి ఇక్కడ నికర ఆధారిత విధానంలో నెట్ ఆధారంగా నెట్లో వ్యక్తిగతంగా సమయ పరిమితులను తీర్చడానికి నెట్స్ను మార్గనిర్దేశం చేయడానికి ప్రయత్నిస్తాము మనము మార్గాలను పరిగణించము మన ఉద్దేశ్యం ఏమిటంటే నేను ఒక దృష్టాంతాన్ని కలిగి ఉన్నాం అని చెబుతున్నాను ఇక్కడ గేట్ల స్థాయిలో ఒక చిన్న సర్క్యూట్ను పరిశీలిద్దాం దీనిని తీసుకుందాం కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఈ తీగలు 1 2 3 4 అవి నెట్ను ఏర్పరుస్తాయి ఎందుకంటే ఈ పిన్ ఇక్కడ ఈ పిన్ ఇక్కడ ఈ పిన్ ఇక్కడ మరియు ఈ పిన్ ఇక్కడ అవి ఈక్వి పొటెన్షియల్ కాబట్టి మేము ఈ నెట్ను వ్యక్తిగతంగా పరిశీలిస్తాము ఈ నెట్ యొక్క ఆలస్యాన్ని తగ్గించడానికి మేము ప్రయత్నిస్తాము ఈ NAND గేట్ యొక్క అవుట్పుట్ నుండి ఈ NAND గేట్ల ఇన్పుట్కు గరిష్ట ఆలస్యం మనము ఈ ఆలస్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాము కానీ నా ఇన్పుట్ నుండి నా తుది అవుట్పుట్ వరకు ఉన్న మార్గాన్ని మొత్తం ఆలస్యం అని మనము పరిగణించము నేను దానిని పూర్తిగా పరిగణించటం లేదు నేను నికర ప్రాతిపదికన నికర వైపు చూస్తున్నాను అదేవిధంగా నేను మళ్ళీ ఇక్కడకు వెళుతున్నాను నేను ఇక్కడ మరొక నెట్ కలిగి ఉంటాను ఇక్కడ మరొక నెట్ ఉంటుంది కాబట్టి నేను ఈ ఆలస్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాను నెట్ ఆధారంగా నెట్లో నికర ప్రాతిపదికన మనం ముందుకు వెళ్తాము ప్రతి నెట్ కోసం సమయ అవసరాన్ని నిర్ణయించాలి మరియు సాధారణంగా ఒక రకమైన సమయ విశ్లేషణ సాధనం అందుబాటులో ఉంది ఇది నికర పొడవుపై హద్దులను ఉత్పత్తి చేస్తుంది ఇది ప్లేస్మెంట్ సమయంలో సంతృప్తి చెందాలి ఉదాహరణకు నా సర్క్యూట్ కొన్ని నిర్దిష్ట గడియార పౌన పున్యంలో పనిచేయాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి మీరు ఒక విశ్లేషణ చేయవచ్చు మరియు ఈ ప్రత్యేకమైన గడియారంలో నా సర్క్యూట్ పని చేయడానికి మీరు బాగా ఊహించ వచ్చు నా గరిష్ట నికర పొడవు దీన్ని మించకూడదు ఇది మించిపోతే ఈ అవసరాన్ని తీర్చడం కష్టం కాబట్టి ఈ రకమైన అడ్డంకి ఉండవచ్చు ఇతర విధానం మీరు ఇన్పుట్ నుండి అవుట్పుట్ క్లిష్టమైన మార్గాలకు మార్గాలను పరిగణించవచ్చు మీరు మార్గాల వెంట మొత్తం ఆలస్యాన్ని చూస్తారు మరియు క్లిష్టమైన మార్గాలు కొన్ని గడియార సమయ పరిమితులను ఉల్లంఘిస్తున్నాయా లేదా అని చూడండి మరియు మీరు సమయ పరిమితిని ఉల్లంఘించని క్లిష్టమైన మార్గాలను మార్గం పొడవుగా ఉండే విధంగా బ్లాక్లను ఉంచడానికి ప్రయత్నిస్తారు ప్రారంభంలో క్లిష్టమైనది కాకపోవచ్చు కానీ మీరు వాటిని ఉంచిన తర్వాత కొన్ని ఇతర మార్గాలు ఇప్పుడు క్లిష్టంగా మారాయి మార్గాల యొక్క అటువంటి విమర్శలు ఆలస్యం పెరుగుతున్నాయని సమయ పరిమితిని ప్రతికూలంగా ప్రభావితం చేయకూడదని మీరు నిర్ధారించుకోవాలి అవి అన్ని సమయాల్లో నికరంగా ఉండాలి ఇప్పుడు మనము ఈ స్టాటిక్ టైమింగ్ విశ్లేషణ మరియు బహుశా మరియు అటువంటి సంబంధిత సమస్యలను చర్చించినప్పుడు ఈ విషయాలను తరువాత చూస్తాము కాబట్టి దీనితో మేము వివిధ ప్లేస్మెంట్ అల్గారిథమ్లను చూశాము ఇప్పుడు ఈ వారంలో భౌతిక రూపకల్పన యొక్క విభజన నేల ప్రణాళిక మరియు ప్లేస్మెంట్ యొక్క ప్రారంభ సమస్యలను చూశాము కాబట్టి దీనితో మనము ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము కాబట్టి తరువాతి ఉపన్యాసంలో మనము రూటింగ్ గురించి మన చర్చలను ప్రారంభిస్తాము